I ఈ తరగతిలో డ్యూయల్ పరిష్కారానికి కొన్ని అంశాలను చూద్దాం ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని మ్యాట్రిక్స్ సంజ్ఞామానాలను కూడా పరిచయం చేస్తాను మరియు లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించే మాతృక మార్గాన్ని కూడా పరిచయం చేస్తాను ఇప్పుడు మనం 10X1 9X2 కు లోబడి 3X1 3X2 ≥ ≤ 21 మరియు 4X1 3X2 ≤ 24 లను పెంచుకున్న సుపరిచితమైన సమస్యకు తిరిగి వెళ్దాము వాంఛనీయ పరిష్కారాలు Z 66 తో X1 3 X2 4 అని మనకు ఇప్పటికే తెలుసు ఇప్పుడు ఇక్కడ మనం చూసిన డ్యూయల్ మరియు డ్యూయల్కి వాంఛనీయ పరిష్కారం W 66 తో Y1 2Y2 1 అని మనకు తెలుసు ఇప్పుడు దీన్ని చూపించడానికి కొన్ని మాతృక సంజ్ఞామానాలను పరిచయం చేద్దాం మొదటి నుండి మొదలుపెట్టి ఎక్కువ సమయం గడపవచ్చు కాని మాతృక పద్ధతిని కొంచెం చూద్దాం ఇప్పుడు నేను X1 మరియు X2 కోసం పరిష్కరిస్తున్నానని అనుకుందాం X1 మరియు X2 ను బేసిస్ ఫామ్స్ అని పిలుస్తారు XB ప్రాథమిక వేరియబుల్స్ యొక్క సమితి ప్రాథమిక వేరియబుల్స్ సమితిని బేసిస్ అంటారు X1 X2 ఇప్పుడు ప్రాథమిక వేరియబుల్స్ సమితి అని చెప్పండి కాబట్టి మనం ఏదైనా చేస్తే మనం ఏదైనా XB కోసం పరిష్కరిస్తున్నట్లయితే మనం సమీకరణాలను పరిష్కరించే కొన్ని మాతృక పద్ధతులను చేసినట్లు గుర్తుంచుకుంటే అప్పుడు XB అనేది AB 1 గా సమీకరణాలకు పరిష్కారం ఇవ్వబడుతుంది ఇక్కడ A అనేది గుణకం మాతృక మన విషయంలో నోటేషన్ క్యాపిటల్ B కాబట్టి XB అనేది B 1 B కి సమానం ఇప్పుడు నేను పరిష్కరించే ప్రైమల్ లోని ప్రాథమిక వేరియబుల్స్ నాకు తెలిస్తే అప్పుడు XB అనేది B 1B కి సమానం క్యాపిటల్B మాతృక అంటే ఏమిటో నేను మీకు తెలియజేస్తాను మరియు ఇచ్చిన విలోమం కోసం డ్యూయల్ కి దాని విలోమ పరిష్కారం CB B 1 CB B 1 చే ఇవ్వబడుతుంది X1 మరియు X2 లను మన ప్రాథమిక వేరియబుల్స్గా పరిగణించడం ద్వారా ఈ గణన అంతా చూపిస్తాను కాబట్టి XB అంటే X1X2 ఇప్పుడు ఈ క్యాపిటల్B ని బేసిస్ మ్యాట్రిక్స్ అంటారు దీని విలోమం ను నేను గుర్తు వేయడం ద్వారా క్యాపిటల్B ని బేసిస్ అని సూచిస్తున్నాను ఇప్పుడు బేసిస్ అంటే ఏమిటి X1 మరియు X2 ప్రాథమిక వేరియబుల్స్ అయితే బేసిస్ X1 3 మరియు 4 యొక్క గుణకాలు ఇప్పుడు 3 మరియు 4 B యొక్క మొదటి నిలువ వరుస లో వస్తాయి X2 రెండవ ప్రాథమిక వేరియబుల్ మరియు రెండు సమీకరణాలు ఉన్నాయని గుర్తుంచుకోండి అందువల్ల మనం రెండు ప్రాథమిక వేరియబుల్స్ కోసం మాత్రమే పరిష్కరిస్తాము కాబట్టి X2 రెండవ ప్రాథమిక వేరియబుల్ 3 మరియు 3 ఇక్కడ ఉన్నాయి కాబట్టి 3 మరియు 3 కూడా ఇక్కడ ఉన్నాయి అది మన మాతృక B కాబట్టి ఇది మన మాతృక B కాబట్టిఈ B ఈ విలోమ B 1 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి B 1B ఇక్కడ చూపబడిన ఈ చిన్న b మీ కుడి వైపు ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఏమి చేయగలం అంటే మనం దీన్ని తీసుకోవచ్చు విలోమం చేయవచ్చు కుడి చేతి వైపుతో గుణించవచ్చు ఇప్పుడు మనము మ్యాట్రిక్స్ విలోమం కోసం కొన్ని పద్ధతులు చేయవచ్చు మనము మాతృకను విలోమం చేయడానికి నేర్చుకున్న మొదటి పద్ధతి డిటర్మినెంట్ మరియు కో కారకాన్ని కనుగొనడం మరియు నిర్ణయాత్మక B ద్వారా సర్దుబాటు B అనేది B విలోమం ఇప్పుడు 0 కాని నిర్ణాయకంతో ఇచ్చిన చదరపు మాతృకకు B 1 విలోమ మాతృక కాబట్టి B ఇచ్చిన చదరపు మాతృక అయితేB 1 అదే పరిమాణంలోని మరొక చదరపు మాతృక B into B 1 అనేది B క్రాస్ B 1 అంటే I B 1 B క్రాస్ B I కాబట్టి అది B విలోమం యొక్క నిర్వచనం కాబట్టి మనము నిర్ణయాత్మకసహకారకం మరియు సర్దుబాటు ను కనుగొనాలి మరియు మనము అలా చేస్తే మన B 1 మాతృక ఇలా కనిపిస్తుంది ఇది మన B 1 మాతృక ఇప్పుడు B 1 లోకి B కుడి వైపు 21 24 మనకు మ్యాట్రిక్స్ గుణకారం ద్వారా 3 మరియు 43 x 21 28 4 ఇస్తుంది కాబట్టి పరిష్కారం X1 3 X2 4 ఇది X1 X2 ఆధారంగా మన వాంఛనీయ పరిష్కారం ఇప్పుడు డ్యూయల్ విలువ ఏమిటి ఇక్కడ డ్యూయల్ను పరిష్కరించడం ద్వారా మనకు Y1 2 Y2 1 లభించింది ఇప్పుడు డ్యూయల్ CB D 1 గా ఇవ్వబడింది CB అంటే ఏమిటి CB అనేది XB కొరకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గుణకం కాబట్టి X1 X2 కొరకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గుణకం 10 మరియు 9 కాబట్టి CB అంటే 10 మరియు 9 B 1 అదే B 1 మనము దీనిని పొందడానికి B విలోమం చేయవచ్చు మరియు ఇప్పుడు మనము మాతృక గుణకారం చేసినప్పుడు 9 x 43 9 x 43 363 ఇది 12 10 12 2 మరియు 1 కాబట్టిY1 2 మరియు Y2 1 డ్యూయల్ కి వాంఛనీయ పరిష్కారం 2 మరియు 1 కాబట్టి మనం దీన్ని ఎల్లప్పుడూ మన కోసం చేయగలం ఇది కూడా సింప్లెక్స్ సరిగ్గా అలా చేస్తుందని చూపించడం సాధ్యమవుతుంది మరియు సింప్లెక్స్ సరిగ్గా ఎలా చేస్తుందో చూద్దాం కాబట్టి ఇది సింప్లెక్స్ పట్టిక అని చూపించడానికి మనము ఇప్పుడు తిరిగి వెళ్దాము మరియు తరువాత X1 X2 మరొక విధంగా చూపించబడిందని మనము గ్రహించాము మరియు ఇప్పుడు మనము X1 3 X2 4 Y1 2 Y2 1 అని గ్రహించాము మరియు ఆ తరువాత మనము X1 X2 చేసినాము అని గ్రహించాము ఇప్పుడు మనము ఇక్కడ నుండి లెక్కించిన B 1 అనేది 1 43 1 1 మరియు ఇప్పుడు అది 1 43 1 1 అని మనము గ్రహించాము X2 మొదట రావడానికి కారణం ఇది ఇతర మార్గాన్ని చూపించింది నేను X2 X1 ను ప్రాతిపదికగా తీసుకుంటే నేను 3 3 3 4 తో ప్రారంభించినట్లయితే నేను 3 4 3 3 తో ప్రారంభించినప్పటి నుండి B 1 ఇక్కడ ఉంటుంది B విలోమం యొక్క B 1 మొదటి నిలువ వరుస ఇక్కడ మరియు B 1 యొక్క రెండవ నిలువ వరుస ఇక్కడ ఉంది ఇప్పుడు ప్రిమాల్ పరిష్కారం ఇక్కడ చూపించబడిందని మరియు డ్యూయల్ పరిష్కారం ఇక్కడ చూపబడిందని మనకు ఇప్పటికే తెలుసు ఇప్పుడు ఈ ప్రిమాల్ పరిష్కారం B 1 B అని కూడా మనకు తెలుసు మరియు ఈ డ్యూయల్ పరిష్కారం CB B 1 అని కూడా మనం చూపించగలము ఇప్పుడు మునుపటి స్లైడ్లో మనము 10 మరియు 9 ను గుణించాము ఎందుకంటే నేను మొదట X1 మరియు X2 తరువాత తీసుకున్నాను ఒకవేళ ఎలా నేను మొదట X2 మరియు X1 తరువాత తీసుకుంటే నేను 9 మరియు 10 తో గుణించాలి ఇది మనం నిజంగానే చేసాము CB B 1 మీరు ఈ విలువను చూస్తే ప్రతికూల 0 9 x 43 కాబట్టి ఇది CB చేత గుణించబడిన B 1 యొక్క ఒక నిలువ వరుస మనము ఇక్కడకు వచ్చాము ఇది మనము ఇక్కడకు వచ్చిన CB చేత గుణించబడిన B 1 యొక్క ఇతర నిలువ వరుస కాబట్టి సింప్లెక్స్ ఏమిటంటే సింప్లెక్స్ మన అడ్డునిలువ వరుస ఆపరేషన్ల ద్వారా B 1 B మరియు CB B 1 చేస్తుంది అందువల్ల మనం చేయగలిగే సింప్లెక్స్ పట్టికలో ప్రైమల్ మరియు డ్యూయల్కు పరిష్కారాన్ని చూడగలుగుతాము Cj Zj యొక్క ప్రతికూలంగా చూడటానికి ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం మరియు దీన్ని ఎలా చూపించవచ్చో చూద్దాం ఇప్పుడు సింప్లెక్స్ అల్గోరిథం చేసినప్పుడు ఇక్కడ చాలా ప్రారంభంలో చూసిన కనిష్టీకరణ సమస్యను తీసుకుందాం 5X1 2X2 ≥ 10 X1 X2 ≥ 0 X1 X2 ≥ 4 కు లోబడి 7X1 5X2 ను కనిష్టీకరించడం సమస్య మరోసారి X1 X2 ప్రాతిపదికగా జరిగితే B మ్యాట్రిక్స్ XB అనేది B 1 B అప్పుడు B మాతృక అనేది ప్రాతిపదికకు అనుగుణంగా ఉన్న నిలువు వరుసలు కాబట్టి ఆ క్రమంలో X1 X2 1 మరియు 5 1 మరియు 2 కాబట్టి నేను 1 మరియు 5 వ్రాసాను మరియు నేను 1 మరియు 2 వ్రాసాను ఇప్పుడు మనము దీనిని విలోమం చేయాలి మళ్ళీ మనం నిర్ణయాత్మక సహ కారకం సర్దుబాటు లేదా విలోమం చేయడానికి మరే ఇతర మార్గాన్ని కనుగొనాలి ఈ మాతృక నిర్ణయకారి 2 5 అంటే 3 మరియు మొదలగునవి కాబట్టి మనకు B 1 లభిస్తుందని మనము నిర్ణయిస్తాము మనకు B 1 ఈ విధంగా లభిస్తుంది కాబట్టి X B B 1 కాబట్టి ఇది కుడి చేతి 4 10 తో గుణించబడి మనకు 2 3 x 4 103 ఇస్తుంది కాబట్టి 8 3 103 అంటే 22 3 మరియు 5 3 1 103 అంటే 10 3 కాబట్టి ఇది ప్రైమల్కు పరిష్కారం డ్యూయల్ కి పరిష్కారం CB B 1 అవుతుంది CB అనేది X1 X2 యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గుణకం 7 మరియు 5 కాబట్టి 7 మరియు 14 3 253 అంటే 113 73 53 అంటే 23 ఇప్పుడు పట్టికకు ఏమి జరుగుతుందో మనము చూద్దాం మనము బిగ్ M పద్ధతిని చేసినప్పుడు యొక్క ప్రతికూలత దీనిని చూపించిందని మనము గ్రహించాము కాబట్టి యొక్క ప్రతికూలత ఇక్కడ విలువను చూపించింది కాని మనము బిగ్ M ను ఉపయోగిస్తున్నందున గుర్తింపు మాతృక ఇక్కడ ఉంది ఇప్పుడు పెద్ద M కారణంగా మనకు ఈ విలువలు ఉన్నాయి ఇక్కడ మనకు గుర్తింపు మాతృక యొక్క మైనస్ ఉంది I మాతృక ఇక్కడ ఉంది కాబట్టి ఇది ప్రతికూల విలువలతో దీని క్రింద కనిపిస్తుంది కాబట్టి 113 మరియు 23 మీరు మునుపటి స్లైడ్కు తిరిగి వెళితే విలువలు 113 మరియు 23 అని మనము గ్రహించాము ఇప్పుడు ఈ స్లైడ్లో మనం ఈ 113 23 ను చూడగలుగుతున్నామని మనము గ్రహించాము అప్పుడు మనము పెద్ద M పద్ధతిని ఉపయోగిస్తాము కాబట్టి బిగ్ M పద్ధతి ఆధారంగా ఇది సింప్లెక్స్ అల్గోరిథం ఇప్పుడు మనము B 1 విలువలను కూడా తనిఖీ చేయవచ్చు ఇప్పుడు మనము మునుపటి స్లైడ్ లోకి తిరిగి వెళ్లి B 1 అనేది 2 3 53 13 1 3 2 3 53 13 1 3 5 3 23 13 1 3 అని మనం చూడవచ్చు మనము దీన్ని చేసేటప్పుడు మనము B 1 ను I క్రింద నేరుగా చూడవచ్చు మనము దీన్ని చేసినప్పుడు మైనస్ గుణకారం ఉంది ఇది B 1 అని మనం జాగ్రత్తగా గమనించాలి మరియు అర్థం చేసుకోవాలి B 1 ఇక్కడ ఉంది ఈ సందర్భంలో B 1 వాస్తవానికి ఇక్కడ ఉంది మనము కూడా చూపిస్తాము ఉదాహరణకు ఒకవేళ అదే సమస్యకు మనము డ్యూయల్ సింప్లెక్స్ పునరావృతం చేస్తే మనము మళ్లీ ప్రైమల్ పరిష్కారం 23 103 డ్యూయల్ పరిష్కారం 113 2 3 113 2 3 మీరు ఇక్కడ 113 23 జరగడాన్ని చూడవచ్చు 23 X1 23 X2 103 మీరు B 1 5 3 23 1 3 మరియు 1 3 ను కూడా చూడవచ్చు మీరు దీన్ని చూడవచ్చు ఇక్కడ మీరు ప్రతికూల చిహ్నంతో చూస్తారు ఎందుకంటే మీరు 2 3 53 ను చూస్తారు కానీ అది 53 23 ఇప్పుడు అది జరిగింది ఎందుకంటే X1 X2 పరస్పరం మార్చుకున్నాము నేను మొదట ఇక్కడ X1 మరియు తరువాత X2 అని చేస్తున్నాను అయితే ఇందులో X2 మొదట వస్తుంది మరియు తరువాత X1 వస్తుందని మీరు గ్రహించారు అందువల్ల మనము 53 23 పరస్పరం మార్చుకున్నాము అయితే అది 23 53 అని మనము గ్రహించాము అందువల్ల మనకు 1 గుణకారం వస్తుంది అని గమనించాము ఎందుకంటే ఇక్కడ డ్యూయల్ సింప్లెక్స్ మార్గం ఉంది కాబట్టి అసలు విషయం వాస్తవానికి మైనస్ మ్యాట్రిక్స్ అని మీరు గ్రహించారు కాని అప్పుడు మనము 1 ను గుణించడం ద్వారా కుడి వైపు ప్రతికూలంగా ఉంచాము కాబట్టి మనము డ్యూయల్ సింప్లెక్స్ చేసేటప్పుడు B 1 మైనస్ 1 తో గుణించబడుతుంది మరియు B 1 యొక్క ప్రతికూలత ఇక్కడ చూపబడుతుంది ఇది మనము డ్యూయల్ సింప్లెక్స్ సంబంధిత సమస్యలను చేస్తున్నప్పుడల్లా జాగ్రత్తగా గమనించాలి B 1 నేరుగా కనిపించదు కానీ B 1 యొక్క ప్రతికూలత కనిపిస్తుంది మరియు మనము ఆ అంశాన్ని అర్థం చేసుకోవాలి మనం ఇటీవల చూసిన మూడు అడ్డంకులు మరియు రెండు వేరియబుల్స్ ఉన్న సమస్య ఇది నేను వాంఛనీయ పరిష్కారాలలో ఒకదాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు మనం దీనిని ఇలా తీసుకుంటే ఇది అడ్డంకికి ఎక్కువ మరియు సమానం కాబట్టి మనము సమీకరణాలను మైనస్ 5X1 8X2 7X3 X5 40 గా తీసుకుంటే మరియు X5 X4 X1 తీసుకుంటే X5 కోసం మనము ఈ విలువను తీసుకుంటాము 5 7 5 X5 కి 0 1 0 X4 కి 1 0 0 తీసుకుంటాము X1 కొరకు మనం 3 5 మరియు 4 తీసుకుంటాము మరియు ఒకవేళ మనము B 1 చేసినట్లయితే అందులో మనకు ఈ విలువ లభిస్తుంది ఈ B 1 ను 30 40 36 గుణించినట్లయితే మనకు నేరుగా ఈ విలువను ఇస్తుంది కాబట్టి B 1 30 40 36 తో గుణిస్తే ఈ విలువను ఇస్తుంది డ్యూయల్ X4 X5 X6 Y1 Y2 మరియు Y3 చే ఇవ్వబడుతుంది Y3 1 మరియు విలువ ఇక్కడ 36 ఉంటుంది X1 9 మరియు విలువ 36 అవుతుంది కాబట్టి మీరు ఇచ్చిన ప్రాతిపదికన B 1 ను లెక్కించే పద్ధతిగా సింప్లెక్స్ను చూడవచ్చు ఆపై ప్రైమల్ పరిష్కారం మరియు డ్యూయల్ పరిష్కారం చాలా క్రమబద్ధమైన పద్ధతిలో మరియు ఇది ఒక మూలలో స్థానం నుండి మరొకదానికి కదులుతుంది సంబంధిత మూలాన్ని ఎన్నుకుంటుంది ప్రతి మూలలో స్థానం కు ఒక వేరియబుల్ లోనికి రావడంలో ఒక వేరియబుల్ బయటకు పోవడంలో తేడా ఉంటుంది అందువల్ల ఇది ఒక మూలలో స్థానం నుండి ప్రక్కనే ఉన్న మూలలోకి వెళుతుంది మరియు వాంఛనీయ పరిష్కారం లభించే వరకు ఈ మూలలోని స్థానంకు ప్రయాణిస్తుంది మనము సింప్లెక్స్ టేబుల్ లేదా డ్యూయల్ సింప్లెక్స్ టేబుల్ లేదా కలయిక చేసినప్పుడు ప్రైమల్ యొక్క పరిష్కారాన్ని అలాగే డ్యూయల్ పరిష్కారాన్ని కనుగొనడం ఎల్లప్పుడూ సాధ్యమే మనము డ్యూయల్ సింప్లెక్స్ టేబుల్ చేసినప్పుడు B విలోమం దాని యొక్క ప్రతికూలత చూపబడుతుంది మనము సింప్లెక్స్ చేసినప్పుడు B 1 నేరుగా చూపబడుతుంది 1 తో ఆ గుణకారం ఉన్నచోట మనం కలయిక చేసినప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది మరియు అది కొంచెం ఎక్కువ పాల్గొంటుంది కాబట్టి దీనితో మనము డ్యూయలిటీ మరియు డ్యూయల్ పై మన చర్చ ముగింపుకు వచ్చాము కాబట్టి ఈ సమయంలో మనం గడపవలసిన ఒక ప్రశ్న మిగిలి ఉంది కాబట్టి ద్వంద్వాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ సమయం అదే సమయంలో ద్వంద్వ సింప్లెక్స్ పట్టికలో ఎక్కడ ఉందో చూడటానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ యొక్క అర్థం ఏమిటి మరియు మొదలైనవి కాబట్టి లీనియర్ ప్రోగ్రామింగ్ మరియు ఆపరేషన్స్ పరిశోధన గురించి మన అభ్యాసానికి ఇది ఎలా సహాయపడుతుందో మనం మరొక ప్రశ్న అడగాలి మరియు మనం ఆ అంశాన్ని చూడాలి ఇప్పుడు సింప్లెక్స్ అనేది డ్యూయల్ సింప్లెక్స్ వివరించడానికి మనకు సహాయపడిన ఒక మార్గం ఇది ఒక ప్రైమల్ మరియు డ్యూయల్ పరిష్కారాన్ని పరిష్కరిస్తుందని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడింది మరియు ప్రతి లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యకు డ్యూయల్ ఉంది మరియు మనము డ్యూయల్ పరిష్కరించగలము నేను సింప్లెక్స్ అయినా లేదా డ్యూయల్ సింప్లెక్స్ అయినా అర్థం చేసుకునే మరో మార్గం ఏమిటంటే మనకు ప్రైమల్ సాధ్యత ఉంది మనకు డ్యూయల్ సాధ్యత ఉంది ఇవి పరిపూరకరమైన మందగింపుతో అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి మనకు ప్రైమల్ సాధ్యాసాధ్యాలను నిర్వహించే ఒక అల్గోరిథం ఉంటే ఆపై డ్యూయల్ సాధ్యాసాధ్యాలను చేరుకుని దాన్ని పొందినట్లయితే అది వాంఛనీయమైనది ఈ సూత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సూత్రం అల్గోరిథంల వంటి సింప్లెక్స్ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది ప్రైమల్ సాధ్యాసాధ్యాలు డ్యూయల్ సాధ్యత మరియు పరిపూరకరమైన మందగింపు గురించి అల్గోరిథం లు మాట్లాడుతాయి మరియు ఇటువంటి పద్ధతుల గురించి మాట్లాడే అల్గోరిథం లు వేర్వేరు లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను స్ట్రక్చర్ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను వేగంగా మరియు మెరుగ్గా పరిష్కరించడంలో సహాయపడతాయి మనం ఇప్పుడు ఈ కోర్సులో రెండు సమస్యలను పరిశీలించాము ట్రాన్స్పోర్టేషన్ సమస్య అని పిలవబడే వాటిని చూసాము మరియు అసైన్మెంట్ సమస్యను చూసాము ఈ రెండూ తప్పనిసరిగా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలు కానీ అప్పుడు మనము వేర్వేరు అల్గోరిథంలను పరిశీలించాము మరియు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ అల్గోరిథంలు తప్పనిసరిగా డ్యూయల్ ప్రిన్సిపాల్ చుట్టూ నిర్మించబడ్డాయి ఇది ప్రైమల్ సాధ్యమయ్యే పరిష్కారాన్ని కలిగి ఉండటం మరియు సంబంధిత డ్యూయల్ సాధ్యమయ్యే పరిష్కారం కోసం శోధించడం అనే సూత్రం చుట్టూ నిర్మించబడింది లేదా డ్యూయల్ సాధ్యమయ్యే పరిష్కారాన్ని కలిగి ఉండటం మరియు సంబంధిత ప్రైమల్ సాధ్యమయ్యే పరిష్కారం కోసం శోధించడం మరియు అది సాధ్యం అయితే ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలకు మనకు వాంఛనీయత దొరుకుతుంది ట్రాన్స్పోర్టేషన్ సమస్య మరియు అసైన్మెంట్ సమస్యపై మరింత వివరణాత్మక చర్చ మనం తదుపరి రెండు మాడ్యూళ్ళలో చూద్దాం